కాబట్టి ఈ రోజు లెక్చర్ గురుంచి చర్చను ప్రారంభిద్దాం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ లోకి వెళ్ళే ముందు లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ యొక్క లక్షణాలకు సంబంధించిన చివరి తరగతిలో మనం చర్చించిన వాటిని అర్థం చేసుకుందాం మొదట మనం లీనియార్టీ గురించి చర్చిద్దాంలీనియార్టీ అనగాLa1f1ta2f2ta1F1sa2F2s స్కేలింగ్ ప్రాపర్టీ అనగాLf 1aFsaఇప్పుడు టైం షిఫ్ట్ అనగా మీ సిగ్నల్ కొంత టైం వరకు మారుతుంటే ఆ ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ e asFఅవుతుంది అని చెప్పవచ్చు ఇప్పుడు ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ గురించి చర్చిద్దాంఈ విధంగా మనకు e atf ఫంక్షన్ ఉంటే దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ F s a అవుతుంది అంటే f యొక్క లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ విషయంలో మనకు ఎక్కడ ఉన్నా దాన్ని s a ద్వారా భర్తీ చేస్తారు అప్పుడు మనము టైం డిఫరెంటేషన్ గురించి చర్చించాము అంటే డెరివేటివ్ f అనగాdfdt అవుతుందిఅప్పుడుLdfdt sFs fఅవుతుంది కాబట్టిసాధారణంగా ఫంక్షన్ యొక్క n వ డెరివేటివ్ గురించి చెప్పాలి అంటే ఫంక్షన్ f యొక్క లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ లో n వ డెరివేటివ్ ఏమి అవుతుంది అంటే Ldnfdtn snFs sn 1f sn 2f0 s0fn 10 అవుతుంది ఈ విధంగా ఇది ఫంక్షన్ యొక్క n వ డెరివేటివ్ కోసం లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ ను మీకు ఇస్తుంది అప్పుడు మనం టైం ఇంటెగ్రేషన్ గురించి చర్చించాము మీ వద్ద ఒక ఫంక్షన్ 0tftdt ఉంటే మరియు మీరు ఇంటెగ్రల్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ ను కనుగొనమని అడిగితే అది లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ 1sF గా అవుతుంది ఫంక్షన్ f యొక్క లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ F ఇప్పుడు ఫ్రీక్వెన్సీ డిఫరెన్సియేషన్ ను చూద్దాం మీ వద్ద tnfఅనే ఫంక్షన్ ఉంటే దానికి లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ ndnFdsn అవుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ ఫంక్షన్దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ మరియు ఫ్రీక్వెన్సీ డిఫరెన్సియేషన్ మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ చేసేటప్పుడు చాలా తరచుగా ఉపయోగించబడుతుంది కాబట్టి అవన్నీ మనం చర్చించిన లక్షణాలు మీరు గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఇవి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ యొక్క గణన లో తరచుగా ఉపయోగించబడతాయి ఇప్పుడు టైమ్ పీరియాడిసిటీ ని చూద్దాం మనం ఫంక్షన్ను పీరియాడిక్ సిరీస్ లో ఇవ్వగలిగితే అనగా f1tf1t Tut Tf1t 2Tut 2T మీరు పీరియాడిక్ ఫంక్షన్ను వివిధ ఫంక్షన్ల కలయికగా సూచించవచ్చు మరియు మొదటి ఫంక్షన్ ఈ పీరియాడిక్ ఫంక్షన్ యొక్క మొదటి టైం వ్యవధి లో ఇచ్చింది మరియు మిగతా ఫంక్షన్ లు మొదటి ఫంక్షన్ యొక్క టైమ్ షిఫ్ట్ స్థితుల సంగ్రహం లాగా ఉంటుంది ఈ విధంగా ఇది టైం షిఫ్ట్ T మరియు తరువాత టైం షిఫ్ట్ 2T చే మార్చబడుతూ ఉంటుంది ఇప్పుడు ftయొక్క లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ ను కనుగొనమని మిమ్మల్ని అడిగితే మీరు FsF11 e Ts అని చెబుతారు ఇక్కడF1 అనునది F1యొక్క లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ మనము ఇనీషియల్ విలువ మరియు ఫైనల్ విలువ సిద్ధాంతాలను కూడా చర్చించాము మనము ఒక ఫంక్షన్ యొక్క ఇనీషియల్ విలువను తెలుసుకోవాలనుకుంటే ఇనీషియల్ విలువను నేరుగాsFsf0 ఇవ్వవచ్చు అదేవిధంగా ఫైనల్ విలువ సిద్ధాంతం విషయంలో ఇన్ఫినిటీ వద్ద ఫంక్షన్ యొక్క విలువ sFs అని మనము చర్చించాము ఇప్పుడు వీటిని మనం మునుపటి లెక్చర్ లో చర్చించాము కాబట్టి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ గురించి చర్చను ప్రారంభిద్దాం ఈ సందర్భంలో మనకు F విలువ ఇవ్వబడింది మరియు ఇప్పుడు మనం దానిని తిరిగి టైమ్ డొమైన్కు మార్చాలి మరియు f యొక్క సంబంధిత విలువను పొందాలి కాబట్టి మీరు FsNDవంటి సాధారణ F రూపంలో కలిగి ఉంటే ఇక్కడ N న్యూమరేటర్ పాలినోమినల్ మరియు D డినామినేటర్ పాలినోమినల్ ఇప్పుడు 0 కి సమానమైన N యొక్క రూట్ లను ట్రాన్స్ఫర్ ఫంక్షన్ F యొక్క జీరోస్ మరియు 0 polynomial కి సమానమైన D యొక్క రూట్ లను ట్రాన్స్ఫర్ ఫంక్షన్ F యొక్కపోల్స్ అని పిలుస్తారు ఇప్పుడు F అనేది ఒక ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ అని గుర్తుంచుకోవాలి ఇది తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కాదు కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాలి తద్వారా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మరియు లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ విషయాలలో మనం అయోమయంలో పడము ఫంక్షన్f యొక్క విలువను తెలుసుకోవడానికి F ఫంక్షన్ను విడగొట్టడానికి పార్షియల్ ఫ్రాక్షన్ ఎక్సపెన్షన్ పద్ధతిని ఉపయోగిస్తాము కాబట్టి మీరు F ఫంక్షన్ను విడగొట్టినప్పుడు మీరు సరళమైన పదాలుగా విభజిస్తారు తద్వారా మీరు F యొక్క ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ ను సులభంగా కనుగొనవచ్చు కాబట్టి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ యొక్క గణనలో దశలు ఏమి ఉన్నాయి మనము రెండు దశలను ఉపయోగిస్తాము ఒకటిపార్షియల్ ఫ్రాక్షన్ ఎక్సపెన్షన్ ను ఉపయోగించి మనం మొదట ఫంక్షన్ F ను సాధారణ పదాలుగా డీకంపోజ్ అవుతాయి ఆపై ప్రతి పదం యొక్క ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ ను కనుగొన్నాము ఇది మనము మొదటి దశలో కనుగొన్నాము ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ యొక్క మూడు రూపాలు ఉన్నాయి మొదటి రూపం మీకు సాధారణ పోల్స్ ఉన్నప్పుడు వస్తుంది ఒకవేళ మీకు లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ F ఉంటే ఇది డినామినేటర్ ద్వారా విభజించబడిన న్యూమరేటర్ పాలినోమిల్ వలె సూచించబడుతుంది మరియు ఈక్వేషన్లోచూపిన విధంగా డినామినేటర్ పాలినోమిల్ sp1sp2spn కలిగి ఉండచ్చు ఫాక్టర్స్ యొక్క ప్రొడక్ట్ రూపంలో ఉంటుంది అప్పుడు మీరు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ తెలుసుకోవడానికి సాధారణ పోల్ విధానాన్ని ఉపయోగించవచ్చు ఇప్పుడు p1 p2 మరియు pn అనగా ఏమిటి కాబట్టి ఇవి లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ ఫంక్షన్ యొక్క సాధారణ పోల్స్ ఇప్పుడు ఈ పోల్స్ విభిన్నంగా ఉన్నాయి ఇప్పుడు N యొక్క డిగ్రీ D యొక్క డిగ్రీ కంటే తక్కువగా ఉందని మనము ఊహించినట్లైతే అంటే డినామినేటర్ లో s యొక్క అత్యధిక డిగ్రీ న్యూమరేటర్లోని s యొక్క డిగ్రీ కంటే ఎక్కువగా ఉంటుంది మనం మునుపటి సమీకరణంలో చూపిన లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ డీకంపోజ్ అవటానికి పార్షియల్ ఫ్రాక్షన్ ఎక్సపెన్షన్ పద్ధతిని వర్తింపజేయవచ్చు కాబట్టి ఇది లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ మరియు మనము దీనిని డీకంపోజ్ చేయాలి అని అనుకుంటున్నాను ఎలా డీకంపోజ్ అవుతుంది మనము ఈ ఫంక్షన్ను డీకంపోజ్ద్ పదాలుగా సూచించవచ్చు Fsk1sp1 k2sp2 knspnఅవుతుంది ఇక్కడ ఎక్సపెన్షన్ కోఎఫిసిఎంట్స్ k1 k2 kn ను F యొక్క అవశేషాలు అంటారు ఇప్పుడు మీరు ఎక్సపెన్షన్ కోఎఫిసిఎంట్స్ యొక్క విలువలను కనుగొనడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఒకటి అత్యంత ప్రాచుర్యం పొందిన అవశేష పద్ధతి ఇప్పుడు దీనిలో మనం ఏమి చేస్తాము మనము రెండు వైపులా s p1 ద్వారా గుణిస్తాము కాబట్టి లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ యొక్క వ్యక్తీకరణను మీరు చూస్తే మనము దానిని వివిధ పదాలుగా డీకంపోజ్ అవుతుంది తద్వారా మీరు దీనిని పరిష్కరించవచ్చు మొదటి పదానికి డినామినేటర్ s p1 ఉంటుంది కాబట్టి మనం మొదట ఏమి చేస్తాము మనము రెండు వైపులా s p1 గుణించాలి కాబట్టి మీరు గుణించినప్పుడు ఇది అవుతుంది sp1Fsk1sp1k2sp2sp1knspnఅవుతుంది ఇప్పుడు మీరు రెండు వైపులా s −p1 విలువను సెట్ చేస్తే k1 కాకుండా కుడి వైపు పదాలు 0 అవుతాయి కాబట్టి మీరు దీనిని సులభం చెప్పగలరు sp1Fs|s p1k1అవుతుంది దీనిని మొత్తం చేయడం ద్వారా వచ్చింది ఏమిటి అంటే s −p1 వద్ద లెక్కించబడుతుంది కాబట్టి మీరు పరిష్కరించినప్పుడు మీరు k1 విలువను పొందుతారు కాబట్టి ఇప్పుడు మరింత సాధారణ రూపంలో మీరు ఏదైనా ఫాక్టర్ కోసం వ్రాయవచ్చు kispiFs|s piఅవుతుంది కాబట్టి ఇది మీకు స్థిరమైన పదం Ki విలువను ఇస్తుంది ఇప్పుడు ఈ ప్రత్యేక ప్రాపర్టీ 'హెవిసైడ్ సిద్ధాంతం' అంటారు ఇప్పుడు ki యొక్క విలువ తెలిస్తే F కోసం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ ను మనం సులభంగా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ రూపంలోకి డీకంపోజ్ అవుతుంది అని మనకు తెలుసు ఇప్పుడు మీరు దీనిని చూస్తే k1e p1t యొక్క లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ అవుతుంది కాబట్టి ఇది ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ ప్రాపర్టీ తప్ప మరొకటి కాదు కాబట్టి మీరు ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ ప్రాపర్టీని గుర్తుచేసుకుంటే మీరు మొదటి పదం యొక్క ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ యొక్క విలువను తెలుసుకోవచ్చు కాబట్టి ఇది k1e p1t అవుతుంది మరియు అదేవిధంగా వేరే ఫంక్షన్ ల టైం విలువల కి కూడా మీరు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ ను తెలుసుకోవచ్చు చివరకు మీరు వాటన్నింటినీ క్లబ్ చేసినప్పుడు మీరు ఫంక్షన్ F యొక్క ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ ను పొందుతారు అనగా F యొక్క ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ పొందుతారు ftk1e p1tk2e p2t kne pntఅవుతుంది ఇప్పుడు రెండవ సందర్భం ఏమిటంటే మీరు పదే పదే పోల్స్ ను కలిగి ఉన్నప్పుడు లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ Fs s −p వద్ద n పునరావృత పోల్స్ ను కలిగి ఉంది అని అనుకుందాం అప్పుడు మీరు ఏమి వ్రాయగలరు మీరు సరళంగా వ్రాయవచ్చు Fsknspn kn 1spn 1k2sp2k1sp1F1sఅవుతుంది

చివరి F1 అనునది F యొక్క మిగిలిన భాగం ఇది s −p వద్ద పోల్ కలిగి ఉండదు ఈ రూపంలో ప్రాతినిధ్యం వహించిన లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ యొక్క మిగిలిన రిమైండర్ ఇది ఇప్పుడు మునుపటి సందర్భంలో కూడా ఇక్కడ చేసినట్లు మనము kn యొక్క విలువను తెలుసుకోవచ్చు కాబట్టి kn విలువ knspnF|s pగా ఇవ్వబడుతుంది ఇప్పుడు kn 1 యొక్క విలువను ఎలా కనుగొనాలి Kn 1 యొక్క విలువను తెలుసుకోవడానికి మనము మునుపటి సందర్భంలో చేసినట్లుగా ప్రతి పదాన్ని s p n ద్వారా గుణించాలి ఇప్పుడు ఈ సందర్భంలో మీరు స్థిరమైన పదంగా kn కలిగి ఉంటారు కానీ మనము kn 1 ను కనుగొనాలి ఎందుకంటే kn ను మనము ఇప్పటికే లెక్కించాము కాబట్టి ఏమి చేయగలం మీరు మొత్తం ఎక్స్ప్రెషన్ ను డిఫరెన్షియేట్ చేయగలిగితే మనము kn విలువను పొందవచ్చు కాబట్టి మనము పొందుతాము kn 1ddsspnF|s pఅవుతుంది అదేవిధంగా మీరు మిగతా వాటికీ కూడా kn 212 d2ds2spnF|s p అని పొందుతారు mth పదం kn m1m dmdsmspnF|s pఅవుతుంది కాబట్టి ఇప్పుడు మీ చేతిలో అన్ని స్థిరాంకాలు ఉన్నాయి ఇప్పుడు మీరు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ ను గుర్తుంచుకుంటే L 11santn 1e atn 1 ఇది వేరే ఏ విలువ కాదు ఫ్రీక్వెన్సీ డిఫరెంటియేషన్ ప్రాపర్టీ సహాయంతో మీరు 1san యొక్క ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ యొక్క విలువను తెలుసుకోవచ్చు కాబట్టి మీరు విడి విడి గా వున్నా ప్రత్యేక పదాలను కంపైల్ చేస్తే మొదటి పదానికి మీరు k1e pt అని సులభంగా వ్రాయవచ్చు రెండవ పదానికి మీరుk2t e pt అని వ్రాయవచ్చు మరియు అదేవిధంగా మూడవ పదానికి మీరు k32 t2 e ptఅని వ్రాయవచ్చు కాబట్టి kth పదం కోసం n వ పదం కోసం మీరు kn 1 tn 1e pt ప్లస్ f1t అని వ్రాస్తారు ఇది F1s ఫంక్షన్ యొక్క ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ రిమైండర్ కాబట్టి ఈ విధంగా మీరు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ లేదా ఫంక్షన్ ftను కనుగొనవచ్చు ఇప్పుడు మనము మూడవ కేసు చూద్దాం ఇక్కడ మనకు సంక్లిష్ట పోల్స్ ఉన్నాయి సంక్లిష్ట పోల్స్ జత ఉంటే చాలా సులభం అవి పునరావృతం కాకూడదు ఒకవేళ పునరావృతమైతే సంక్లిష్ట పోల్స్ కు డబుల్ లేదా బహుళ పోల్స్ ఉంటాయి సాధారణ సంక్లిష్ట పోల్స్ లు ఉంటే సరళమైన రియల్ పోల్స్ ను నిర్వహించిన విధంగా నిర్వహించబడతాయి ఇక్కడ మనకు సంక్లిష్టమైన ఆల్జీబ్రా ఉన్నందున ఫలితం కొద్దిగా గజిబిజిగా ఉండవచ్చు కాబట్టి మనకు సంక్లిష్టమైన పోల్స్ లు ఉన్నట్లయితే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ ను తెలుసుకోవడానికి మనము ప్రత్యామ్నాయ విధానాన్ని ఉపయోగిస్తాము కాబట్టి ప్రత్యామ్నాయ విధానం కంప్లీటింగ్ ది స్క్వేర్ అని అంటారు ఇప్పుడు దీని అర్థం ఏమిటి డినామినేటర్ లోని ప్రతి సంక్లిష్టపోల్స్ జతను s α2 β2 పూర్తి స్క్వేర్ గా వ్యక్తీకరించే ఆలోచన ఇది కాబట్టిడినామినేటర్ లో మనకు ఇలాంటి పదములు ఏమైనా ఉంటేమనమువాటిని కంప్లీట్ స్క్వేర్ సమితిగా మరియు మిగిలిన పదం ను డినామినేటర్ లో ఉంచవచ్చు అప్పుడు మనం F ఫంక్షన్ యొక్క ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ ను సులభంగా కనుగొనవచ్చు దీని అర్ధం ఏమిటి మనం దీనిని ఎలా పరిష్కరిస్తాము ఒక సరళమైన ఉదాహరణను తీసుకుందాం తద్వారా ఈ రకమైన పరిస్థితి కోసం మనం ఎలా కొనసాగవచ్చో మీరు అర్థం చేసుకోవచ్చు N మరియు D ఎల్లప్పుడూ రియల్ కోఎఫిసిఎంట్స్ ను కలిగి ఉంటాయి కాబట్టి రియల్ కోఎఫిసిఎంట్స్ తో పాలీనోమిల్ యొక్క సంక్లిష్ట రూట్ లు ఎల్లప్పుడూ సంయోగ జతల లో ఉంటాయి కాబట్టి మేము దీన్ని దృష్టిలో ఉంచుకుని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ F ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ F మీకు ఇవ్వబడింది అనుకుందాం మరియు మీరు దాని ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ ను తెలుసుకోవాలనుకుంటున్నారు F ను రెండు భాగాలుగా డీకంపోజ్ అవుతాయి మొదటి భాగం FsA1sA2s2asbF1అవుతుంది మీకు సంక్లిష్టమైన పోల్స్ లేవు కాబట్టి F1 అనేది F యొక్క మిగిలిన భాగం దీనికి జతగా సంక్లిష్ట పోల్స్ లేవు ఇప్పుడు మీరు తరువాత ఏమి చేయాలి డినోమినేటర్ లో మీకు s2asb అనే పదం ఉంటుంది మీరు డినామినేటర్ లో కంప్లీట్ ది స్క్వేర్ చేయవలసిన అవసరం వుంది కాబట్టి మీరు పాలీనోమిల్ లో కొన్ని పదాలను జోడించి వాటిలో కొన్నింటిని పాలీనోమిల్ లో తీసివేసి ఈక్వేషన్ ని క్రమం మర్చి s22αs22వలె కనిపించే విధంగా వ్రాయాలి కాబట్టి మీరు పాలీనోమిల్ ని ఈ విధంగా క్రమాన్ని మార్చగలిగితే ఈ ప్రత్యేకమైన పోలీనోమిల్ ని sα22 గా సూచించవచ్చని మీరు చెప్పవచ్చు అదేవిధంగాన్యూమరేటర్లో కూడా మీరు పాలీనోమిల్ ను A1sA2A1sαB1 గా క్రమం మార్చి వ్రాయవచ్చు కాబట్టి మీరు న్యూమరేటర్ ని అలాగే డినామినేటర్ ని క్రమాన్ని మార్చినప్పుడు మీకు లభించేది మీరు క్రింద చూపిన ఫంక్షన్ వలె సూచించవచ్చు FsA1sαsα22B1sα22F1sఅవుతుంది ఇప్పుడు మీరు మొదటి పదాన్ని చూసినట్లయితే లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ గురించి మేము చర్చిస్తున్నప్పుడు cos wt ⇔ss2w2 అవుతుంది కాబట్టి cos wt కోసం ఆ వ్యక్తీకరణను ఉపయోగించడం అంటే మీరు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ ని కనుక్కోవచ్చు ఎందుకంటే మీరు ఈ వ్యక్తీకరణను చూస్తే ఇది ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ ప్రాపర్టీ మరియు cos βt పదం తప్ప మరొకటి కాదు కాబట్టి మీరు సరళంగా వ్రాయగలిగేది మీరు వ్రాయగలరు దీని యొక్క ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ A1e αt అవుతుంది ఎందుకంటే ఇక్కడ మీకు sα ఉంది మనం ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ ప్రాపర్టీని ఉపయోగిస్తాము మరియు అది A1e αtcos βt అని మీరు చెబుతారు అదేవిధంగా ఈ సందర్భంలో కూడా మీరు A2e αtsin βt అని వ్రాయవచ్చు ఎందుకంటే ఇక్కడ కూడా మీరు చూస్తారు ఈ ప్రత్యేకమైన విభాగంsin βt యొక్క లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ మరియు ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ తప్ప మరొకటి కాదు ఎందుకంటే ఇక్కడ మీకు sα ఉంది కాబట్టి మీరు F1s యొక్క ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ అయిన A2e αtsin βtf1 ను వ్రాస్తారు కాబట్టి మీకు సంక్లిష్టమైన పోల్స్ ఉన్నప్పుడు మీరు వ్యక్తీకరణలను ఒక నిర్దిష్ట పద్ధతిలో అమర్చగలిగే విధంగా క్రమాన్ని మార్చవచ్చు అప్పుడు మీరు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ ను సులభంగా తెలుసుకోవచ్చు కాబట్టి పోల్ సరళమైనది పునరావృతం లేదా సంక్లిష్టమైనది అయినా వ్యక్తీకరణను కనుగొనడంలో ఎల్లప్పుడూ ఉపయోగించగల సాధారణ విధానం ఆల్జీబ్రా పద్ధతి అంటే ఆల్జీబ్రా లో ఏమైనా చేసినా ఇక్కడ కూడా వర్తింపజేయవచ్చు మీరు ఇప్పటి వరకు చర్చించిన లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ యొక్క ఏదైనా సందర్భంలో స్థిరమైన భాగాలను తెలుసుకోవాలనుకుంటే ఆల్జీబ్రా పద్ధతి ఉపయోగించవచ్చు కాబట్టి ఈ భావనలను అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ సహాయంతో అర్థం చేసుకుందాం తద్వారా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ ను కనుగొనడం ఎలా కొనసాగించాలో మీకు మరింత స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఒక ఉదాహరణ తీసుకుందాం మనకు లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ Fss212ss2s3 అని ఇవ్వబడింది కాబట్టి ఇక్కడ మీరు డినామినేటర్ లో చూస్తే మీరు మూడు పోల్స్ ను స్పష్టంగా వేరు చేయవచ్చు అంటే పోల్స్ s వద్ద 0 s వద్ద మైనస్ 2 s వద్ద మైనస్ 3 కి సమానం కాబట్టి ఈ వ్యక్తీకరణను ఇలా సూచించవచ్చు s212ss2S3AsBs2Cs3అవుతుంది ఇప్పుడు తదుపరి పని ఏమిటంటే మీరు తెలియని స్థిరాంకాల విలువను తెలుసుకోవాలి అవి A B C కాబట్టి మేము ఇప్పుడే చర్చించిన అవశేష పద్ధతిని ఉపయోగించవచ్చు కాబట్టి ఈ సందర్భంలో మనం మొదట లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ ను s తో గుణించాలి మరియు వచ్చిన దానిలో s 0 అని ప్రతిక్షేపించాలి AsFs|s0s212s2s3|s012232 Bs2Fs|s 2s212ss3|s 2412 8 Cs3Fs|s 3s212ss2|s 39127 అవుతుంది కాబట్టి దీనితో మీరు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ ను సులభంగా తెలుసుకోవచ్చు మరొక పద్ధతి ఏమిటంటే మీరు సాధారణ ఆల్జీబ్రా పద్ధతిని ఉపయోగించవచ్చు మీరు సాధారణంగా సాధారణ వ్యక్తీకరణలను పరిష్కరించడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ ను తెలుసుకోవడానికి ఇక్కడ మేము ఆ పద్ధతిని వర్తింపజేస్తాము కాబట్టి మనం ఏమి చేయగలం మనం రెండు వైపులా s s 2 s 3 ద్వారా గుణించవచ్చు కాబట్టి మనకు ఏమి లభిస్తుంది కాబట్టి మీరు ఇక్కడ వ్యక్తీకరణను చూస్తే s212 అను పదము న్యూమరేటర్లో మరియు డినామినేటర్ లోను ఉంది మనకు s s 2 s 3 ఉంది కాబట్టి మీరు రెండు వైపులాగుణించినట్లయితేమీకుఏమిలభిస్తుందిమీరు s212As2s3Bss3Css2 అని చెబుతారు కాబట్టి మీరు ఇక్కడ చూస్తే మీరు రెండు వైపులా s s 2 s 3 తో గుణిస్తే మీకు ఏమి లభిస్తుంది డినామినేటర్ రద్దు అవుతుంది మరియు న్యూమరేటర్ లో మీకు లభించేది s212As2s3Bss3Css2 కాబట్టి గుణకారం నుండి మనకు లభించినది ఇదే అవుతుంది ఇప్పుడు మీరు తరువాత ఏమి చేయాలి మీరు కోఎఫిసిఎంట్ ల ను సమానం చేయాలి అనగా s పవర్ పాదములకు సమానం చేయాలి కాబట్టి స్థిరమైన పదాల కోసం మీరు స్థిరమైన పదాలను మాత్రమే సమానం చేయాలి అలా మీరు సమానం చేసినప్పుడు A 2 అనే విలువను పొందుతారు s ఉన్న పదాలు మాత్రమే మీరు చేయగలరుమీరు ఎక్స్ప్రెషన్ విలువను పొందుతారు మీరు 3B 2C −10 అనే ఈక్వేషన్ పొందుతారు మరియు మీరు s2 ను సమానం చేసినప్పుడు మీరు B C −1 అనే మరొక ఈక్వేషన్ పొందుతారు ఇక్కడ మీకు రెండు ఈక్వేషన్ లు మరియు రెండు తెలియని పదాలు ఉన్నాయి మీరు దీనిని పరిష్కరించవచ్చు మరియు మీరు విలువను మళ్ళీ A 2 B −8 C 7 గా పొందుతారు కాబట్టి మీరు ఈ పద్ధతిని లేదా మునుపటి పద్ధతిని ఉపయోగిస్తారు మేము చర్చించిన అవశేష పద్ధతి ద్వారా మీరు అదే ఫలితాలను పొందుతారు చివరకు ఇచ్చినFs కోసం మీరు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ ను కేవలం డీకంపోజ్ అవ్వడం ద్వారా పొందవచ్చు Fs యొక్క ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ ft2ut 8e 2t7e 3t అని మీరు సులభంగా చెప్పవచ్చు ఇక్కడ టైం విలువ t ≥ 0 ఉంటుంది ఎందుకంటే ఇది టైం విలువ t≥0 కు మాత్రమే వర్తిస్తుంది కాబట్టి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ ను కనుగొనడం మీరు ఎలా కొనసాగవచ్చో ఇప్పుడు మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి దీనితో మన నేటి సెషన్ను ముగిద్దాం ఇక్కడ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ ను కనుగొనడం ఎలా కొనసాగించాలో చర్చించాము కాబట్టి వచ్చే వారం మేము వివిధ సర్క్యూట్లను విశ్లేషించడంలో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ యొక్క వినియోగాన్ని కొనసాగిస్తాము కాబట్టి మేము మొదటి ఆర్డర్ రెండవ ఆర్డర్ సర్క్యూట్ల గురించి చర్చించినప్పుడు వివిధ రకాల రెండవ ఆర్డర్ మరియు మొదటి ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లు ఉన్నాయని చూశాము అవి కొన్నిసార్లు పరిష్కరించడానికి కష్టంగా ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైతే రెండవ ఆర్డర్ లేదా మొదటి ఆర్డర్ సర్క్యూట్లను చూసినప్పుడు లాప్లాస్ ట్రాన్స్ ఫార్మ్ టెక్నిక్లను ఉపయోగిస్తాము మరియు ఆ రకమైన ఈక్వేషన్ లను ఎలా తేలికగా పరిష్కరించగలమో చూసాము ధన్యవాదములు